మునుపటి ఉపన్యాసంలో పారిశ్రామిక ప్రక్రియలలో ద్వారా స్మార్ట్ కర్మాగారాల యొక్క విభిన్న లక్షణాలను ముఖ్యంగా ప్రక్రియ కోణం నుండి చూశాము ఈ ఉపన్యాసంలో పారిశ్రామిక ప్రక్రియలలో పారిశ్రామిక ఐయోటి అమలు గురించి కొన్ని కేస్ స్టడీస్ కాబట్టి సంక్షిప్త కేస్ స్టడీస్ అన్ని వేర్వేరు కంపెనీలు తమ వేర్వేరు ఉత్పత్తి ప్రక్రియల తయారీ ప్రక్రియలలో పారిశ్రామిక ఐయోటిని ఇప్పటికే అమలు చేశాయి మనము కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్తాము మరియు అది చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది మరియు ప్రతి పరిశ్రమ వివిధ అమలులు మరియు విస్తరణలు ఎలా చేసిందనే దాని గురించి లోతైన అవగాహనలో ఉంది కాబట్టి మనము ఈ స్నాప్షాట్లలో కొన్నింటిని చాలా ఎక్కువ స్థాయిలో అర్థం చేసుకుంటాము అన్ని కంపెనీలు మరియు అన్ని కంపెనీలు IIoT ను ఎలా స్వీకరించాయి కాబట్టి ఈ విషయాల గురించి మనం ఉన్నత స్థాయి అవగాహన పొందబోతున్నాం కాబట్టి మనము పరిశ్రమ 4 0 గురించి మాట్లాడేటప్పుడు విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ ఇది చాలా తక్కువ కాబట్టి స్మార్ట్ రోబోటిక్స్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది మరియు వివిధ పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది రెండవది ఫ్యాక్టరీ ఆఫ్ ఫ్యూచర్ ఇంటెలిజెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్మార్ట్ గిడ్డంగి అనేది ఈ పరిశ్రమలలో ఒకదానిచే సృష్టించబడిన పదం ఇది మనము త్వరలోనే వెళ్తాము కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా ఇది ఎయిర్ కంప్రెసర్ దీనిని స్మార్ట్ గా మార్చడం ఎయిర్ కంప్రెసర్ స్మార్ట్ గా మార్చడం గురించి మాట్లాడుతున్నాము మరియు మనము దానిని మరింత వివరంగా మెరుగైన మైనింగ్ స్మార్ట్ లాజిస్టిక్స్ మరియు ట్రాకింగ్ మరియు ట్రేసింగ్ గురించి పరిశీలిస్తాము కాబట్టి ఈ వేర్వేరు రంగాలలో IIoT ఇప్పటికే ఉపయోగించబడింది మరియు వాటి యంత్రాలు ఈ పరిశ్రమలలో తయారీ మరియు వేర్వేరు ఇతర కార్యకలాపాలను చేపట్టడంలో వారి విభిన్న ప్రక్రియలు IIoT యొక్క విలీనం సహాయంతో ఇవి తెలివిగా చేయబడ్డాయి కాబట్టి ఈ సంస్థ ఐసిపి దాస్ తయారీ రంగం మరియు భద్రత ఉన్నాయి మరియు వారు ఈ విభిన్న రంగాలలో పరిశ్రమ 4 కాబట్టి ప్రాథమికంగా వారు చేర్చుకున్న ఇంధన రంగంలో ఇంధన నిర్వహణ కాలుష్య పర్యవేక్షణ పర్యావరణ పర్యవేక్షణ స్మార్ట్ హోమ్ మరియు స్మార్ట్ ఆఫీస్ సెటప్ కోసం పారిశ్రామిక ఐయోటి పరిష్కారాలు M2M సందర్భంలో సరఫరా గొలుసు చేర్చడానికి కృషి చేస్తోంది కంపెనీ క్యాటర్ పిల్లర్ మరియు మీలో చాలా మందికి ఈ సంస్థ క్యాటర్ పిల్లర్ తో ఇప్పటికే పరిచయం ఉందని నేను భావిస్తున్నాను ఇది భారీ యంత్రాల డొమైన్లో ఉంది ఈ సంస్థ భారీ యంత్రాల డొమైన్లో విభిన్న ఉత్పత్తులను కలిగి ఉంది కాబట్టి క్యాటర్ పిల్లర్ ప్రాథమికంగా IoT మరియు వృద్ధి చెందిన రియాలిటీ పరిష్కారాలను అమలు చేసింది మరియు ఇది ప్రాథమికంగా పరిశ్రమ 4 0 వైపు ఒక అడుగు కాబట్టి ప్రాథమికంగా ఏమి జరుగుతుందో IoT మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వాడకంతో రియల్ టైమ్ మెషీన్ స్థితి మరియు వాటి వద్ద ఉన్న వివిధ యంత్రాల పరిస్థితి గురించి స్మార్ట్ వ్యూ పొందగలుగుతారు కాబట్టి ప్రాథమికంగా వారు తెలివిగా ఉత్పత్తి చేసే ఈ యంత్రాలను తయారు చేశారు కాబట్టి రియల్ టైమ్ మెషీన్ స్టేటస్ మానిటరింగ్ చేయవచ్చు వారి పరిస్థితులను పర్యవేక్షించవచ్చు మరియు IoT మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అంచనా వేయడానికి ఈ డేటా మరింత ఉపయోగించబడుతుంది మరియు ఏదైనా బడ్జెట్ సమస్య ఉంటే మరియు మొదలైనవి కాబట్టి ప్రాథమికంగా వారి వద్ద ఉన్నది సెన్సార్ అమర్చిన ఈ స్మార్ట్ హెవీ యంత్రాలు మరియు ఈ సెన్సార్ ఎక్విప్ మెషినరీలు చాలా డేటాను విసిరివేస్తాయి ఇవి నెట్వర్క్ ద్వారా సాధారణంగా వైర్లెస్ నెట్వర్క్ ద్వారా పంపబడతాయి మరియు AR అనువర్తనం ఆగ్మెంటెడ్ రియాలిటీ అనువర్తనం మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది మనము దానిని మరొక ఉపన్యాసంలో చర్చించాము కాబట్టి వారికి AR అనువర్తనం ఉంది చివరకు వినియోగదారులు తెలివిగా యాక్సెస్ పొందగలుగుతారు వారు యాక్సెస్ పొందగలుగుతారు మరియు వ్యవస్థను చూడగలరు వారు ఉపయోగిస్తున్నారు అమెజాన్ ఈ సంస్థ అమెజాన్తో ప్రతిఒక్కరికీ బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది లాజిస్టిక్స్ రంగంలో బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి అమెజాన్ ఉంది ప్రతి కంపెనీకి అమెజాన్ వారి స్వంత సరఫరా గొలుసును కలిగి ఉంది కాబట్టి సరఫరా గొలుసు నిర్వహణ స్మార్ట్ లాజిస్టిక్స్ మొదలైనవి అమెజాన్ చేత IoT ను చేర్చడం ద్వారా చేయబడ్డాయి కాబట్టి ప్రాథమికంగా స్మార్ట్ కాబట్టి వారు తమ సరఫరా విమానాల యొక్క స్మార్ట్ నియంత్రణను సాధించగలుగుతారు మరియు భవిష్యత్ మార్కెట్ డిమాండ్తో వారు తమ లాజిస్టిక్స్ యొక్క స్థితి నవీకరణను పొందగలుగుతారు స్మార్ట్ గిడ్డంగి కూడా ఉంది ప్రాథమికంగా ఈ పనులన్నీ మొత్తం కార్యకలాపాలను మెరుగుపరచడానికి మరియు వేగవంతమైన ఆపరేటింగ్ సమయాన్ని కలిగి ఉండటానికి వేగవంతమైన ఆపరేటింగ్ సమయంతో తక్కువ కార్యాచరణ వ్యయాన్ని కలిగి ఉండటానికి చేయబడ్డాయి బోయింగ్ సంస్థ ఇది గగనతల రంగంలో ఉంది బోయింగ్కు సొంత విమానాలు ఉన్నాయి బోయింగ్ వివిధ రంగాలలో IoT ని విలీనం చేసింది వారి విభిన్న ప్రక్రియల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వారి యంత్రాల సామర్థ్యాన్ని వారు పనిచేసే విధానం ఉత్పత్తి ప్రక్రియ మరియు మొదలైనవి కాబట్టి వారికి స్మార్ట్ మరియు డిజిటల్ తయారీ సౌకర్యం ఉంది ఇది మిలియన్ల విమాన భాగాల అసెంబ్లీకి సహాయపడుతుంది కాబట్టి ఇది స్మార్ట్ ప్రక్రియ మరియు విభిన్న సెన్సార్లు మరియు యాక్యుయేటర్లను తగ్గడం ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి వాటిలో మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి సిస్కో మరియు ఫానుక్ వారు ప్రాథమికంగా తయారీ సౌకర్యం మరియు క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ సాధారణంగా వారు అంచనా నిర్వహణ మరియు వైఫల్యం అంచనా వేయగలుగుతారు మరియు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఒక నిర్దిష్ట యంత్రానికి నిర్వహణ మరింత నిర్వహణ మరియు ఎప్పుడు అవసరమవుతుందో తెలుసుకోవడానికి యంత్రం విఫలమయ్యే ముందు ముందే తెలుసుకోవడానికి ప్రయత్నించడం మరియు ఇది ప్రాథమికంగా మొత్తం సమయ వ్యవధిని తగ్గిస్తుంది ఎందుకంటే ఈ భాగాలు భవిష్యత్తులో విఫలమయ్యే భాగాలు కావచ్చు వాటిని ముందే మార్చవచ్చు తద్వారా మొత్తం వ్యవస్థ లభించదు మరియు మనం ఇది ప్రాథమికంగా సిస్టమ్ యొక్క సమయ వ్యవధిని తగ్గిస్తుందని అర్థం చేసుకోవచ్చు హిటాచీ అనేది బాగా అర్థం చేసుకోగలిగిన మరియు ప్రసిద్ధమైన సంస్థ మరియు ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్ IIoT పరిష్కారాలను కూడా కలిగి ఉంది వారు లుమాడా అందిస్తుంది ఇది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట విషయం జరగబోతోందని అంచనా వేయడానికి సహాయపడుతుంది మరియు తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటుంది ఇతర ప్లాట్ఫారమ్ వారి IIoT ప్లాట్ఫామ్లో ఉన్న ఇతర భాగం సొల్యూషన్ కోర్ కాబట్టి వినియోగదారు అవసరాలను బట్టి అప్లికేషన్ అవసరాలను బట్టి వారు సమర్థవంతంగా ఉత్పత్తి చేయగలుగుతారు కానీ వేగవంతమైన పద్ధతిలో వారు మార్కెట్లో ఏది ఉత్పత్తి చేస్తున్నారో జాన్ డీర్ వ్యవసాయ స్థలంలో ఉన్న ఒక సంస్థ వారు ప్రాథమికంగా భిన్నమైన యంత్రాలను కలిగి ఉన్నారు వీటిని ట్రాక్టర్లు మొదలైనవి వంటివి ఉపయోగించవచ్చు వీటిని ఖచ్చితమైన వ్యవసాయం మరియు సాంప్రదాయకంగా ఉత్పత్తి చేసే ఈ భారీ యంత్రాలు జాన్ డీర్ కాబట్టి ఈ యంత్రాలు వేర్వేరు సెన్సార్లు మరియు జిపిఎస్ వంటి ఇతర పరికరాలతో అమర్చబడి ఉంటాయి రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఈ యంత్రాల మొత్తం ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం టెలిమాటిక్స్ పరిష్కారాలు నిర్వహణను అంచనా వేయడంలో సహాయపడతాయి జియో ట్యాగింగ్ మరియు దిగుబడి అంచనా కోసం బేల్ మొబైల్ అనువర్తనం ఉపయోగించబడే బేల్ మొబైల్ అనువర్తనం కూడా వారి వద్ద ఉంది ట్రాక్టర్లను తెలివిగా చేయడానికి వారు వేర్వేరు పరిష్కారాలను కలిగి ఉన్నారు ఉదాహరణకు వారి నావిగేషన్లో సహాయపడటానికి ట్రాక్టర్లకు కొన్ని రకాల రిమోట్ కంట్రోల్ పరికరాలను జతచేయడం ఈ రోజుల్లో వారు సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్లతో రావడానికి కూడా కృషి చేస్తున్నారు కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాక్టర్లతో సమానంగా ఉంటుంది ఇది గాలిగా ఒక సేవ ఇది ఎయిర్ కంప్రెషర్ల తయారీలో ఉన్న ఒక సంస్థ అయిన కేజర్ కొంప్రెసోరెన్ అనేది ప్రాథమికంగా వినియోగదారులు ఈ కంపెనీల నుండి క్యూబిక్ మీటర్ గాలికి చెల్లించగలిగే కంప్రెషర్లను కలిగి ఉంటారు కాబట్టి ఇది వారు ఒక సేవగా గాలిని అందిస్తున్న సౌకర్యం వాడుక యూనిట్ల ఆధారంగా సంస్థ ఆదాయాన్ని సంపాదిస్తుంది ఆర్టీఐ ఇది విభిన్న అనువర్తనాలు మరియు పరికరాలను కలిగి ఉంది మరియు ఈ అనువర్తనాలు మరియు విభిన్న పరికరాలు వారు వేర్వేరు పరికరాల నుండి ఈ విభిన్న డేటాను సేకరిస్తారు మరియు దీని ఆధారంగా అంచు వద్ద లేదా క్లౌడ్ వద్ద వేర్వేరు విశ్లేషణలు నిర్వహిస్తారు ఈ డేటా మరియు డేటా యొక్క విశ్లేషణ ప్రాథమికంగా వినియోగదారులకు తెలివిగా విభిన్నమైన చర్యలను చేయడంలో సహాయపడుతుంది కొమాట్సు ద్వారా అధిక లాభానికి దారితీసే తెలివైన చర్యలు

కాబట్టి వారు కూడా పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నారుఇది ప్రాథమికంగా తక్కువ ధూళి మరియు జ్వలన కోసం IoT పరిష్కారాల ఉపయోగం మరియు కార్యకలాపాలలో దృశ్యమానతను మెరుగుపరచడం ఈ యంత్రాల కార్యకలాపాలలో దృశ్యమానతను ఉన్నాయి ఇక్కడ వేర్వేరు వైర్లెస్ సెన్సార్లు ఉన్నాయి వాటిలో అమర్చబడి ఉంటాయి మైనింగ్ రంగంలో మరొక సంస్థ రియో టింటో ఇది విజువలైజేషన్ మరియు సహకార సాధనాలతో కేంద్ర నియంత్రణ సౌకర్యాన్ని కలిగి ఉంది రియల్ టైమ్ పర్యవేక్షణ మరియు సరఫరా గొలుసు యొక్క ఆప్టిమైజేషన్ యొక్క సామర్ధ్యం వారికి ఉంది కాబట్టి అవి వేర్వేరు వ్యవస్థలను కలిగి ఉంటాయి అటానమస్ లాగే వ్యవస్థ AHS ఇది స్వయంప్రతిపత్త ట్రక్కుల సముదాయం మైనింగ్ స్థలంలో కంట్రోల్ డ్రెయినింగ్ డ్రిల్లింగ్లో రిమోట్ ఎనేబుల్ చేసే ఆటోమేటెడ్ డ్రిల్లింగ్ సిస్టమ్ ADS మరొక సంస్థ స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ సంస్థ ఇది స్మార్ట్ కన్స్ట్రక్షన్ మరియు ఇంజనీరింగ్ రంగంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా వారు వేర్వేరు పరిష్కారాలను కలిగి ఉన్నారు IoT యొక్క విలీనం పరంగా ఇన్నోవేషన్ రంగంలో ప్రాథమికంగా వారు ఉత్పత్తి అసెంబ్లీ ఆటోమోటివ్ తరువాత కంప్యూటర్ గృహోపకరణాలు టెలికమ్యూనికేషన్ సోలార్ ప్యానెల్స్ మొదలైన వాటికి పరిష్కారాలను కలిగి ఉన్నారు పైపులైన్ పర్యవేక్షణ పరిష్కారం ఉంది ఇది ప్రాథమికంగా శక్తి అవసరాన్ని మరియు మొత్తం కార్బన్ పాదముద్రను తగ్గించడంలో సహాయపడుతుంది షెల్ ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసిన సంస్థ ఇది చమురు మరియు గ్యాస్ రంగంలో ఉంది చమురు మరియు వాయువు సరఫరా మరియు వారు ఇప్పుడు తమను తాము తెలివిగా పరిష్కరించుకున్నారు చమురు మరియు గ్యాస్ సరఫరా మరియు మొదలైనవి కూడా ఉన్నాయి వీటిని వివిధ రంగాల నుండి చమురును బయటకు తీయడానికి ఉపయోగిస్తారు దీనిలో ఈ వేర్వేరు యంత్రాలు అమర్చబడతాయి నార్త్ స్టార్ బ్లూస్కోప్ ఈ సంస్థ పారిశ్రామిక భద్రతా స్థలంలో ఉంది పరిశ్రమ సంబంధిత పని సంబంధిత మరణాలు చాలా సాధారణం మరియు ప్రతిరోజూ పెరుగుతున్నాయి కాబట్టి పరిశ్రమలో వేర్వేరు ప్రమాదాల కారణంగా ప్రతి 15 సెకన్లకు ఒక మరణం సంభవిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేక సంస్థ పారిశ్రామిక కార్మికులు పారిశ్రామిక భద్రతను మెరుగుపరచడానికి ఉపయోగపడే స్మార్ట్ ధరించగలిగే భద్రతా గాడ్జెట్లతో ముందుకు రావడానికి కృషి చేస్తున్నారు మెర్స్క్ ప్రాథమికంగా స్మార్ట్ లాజిస్టిక్స్ డొమైన్లోని ఒక సంస్థ ఇది IoT ప్రారంభించబడిన విభిన్న పరిష్కారాలను కలిగి ఉంది ఇది కంటైనర్ల కోసం మార్గం మరియు ఇంధన వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి విశ్లేషణలను ఉపయోగించింది కాబట్టి ఈ విభిన్న కంటైనర్ల పరిస్థితి ప్రకారం కంటైనర్ల రిమోట్ కంట్రోల్ మరియు నిర్వహణ వారికి ఉంటుంది ఈ కంటైనర్లు ప్రాథమికంగా తెలివిగా తయారు చేయబడతాయి మరియు వాటిని రిమోట్గా పర్యవేక్షించవచ్చు కాబట్టి వారు పొడి కార్గో రిఫ్రిజిరేటెడ్ కార్గో లేదా ప్రత్యేక కార్గోను కలిగి ఉన్నారు మరియు ఈ విభిన్న రకాల సరుకులను పర్యవేక్షించవచ్చు మరియు వాటిలో అమర్చబడిన ఈ స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం ద్వారా రిమోట్గా నిర్వహించవచ్చు కాబట్టి వారికి స్మార్ట్ లాజిస్టిక్స్ పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రత్యేక సంస్థ పారిశ్రామిక కార్మికులు పారిశ్రామిక భద్రతను మెరుగుపరచడానికి ఉపయోగపడే స్మార్ట్ ధరించగలిగే భద్రతా గాడ్జెట్లతో ముందుకు రావడానికి కృషి చేస్తున్నారు మాగ్నా స్టెయిర్ స్మార్ట్ ఫ్యాక్టరీ డొమైన్లో ఉంది ఇక్కడ వారు మొత్తం ఉత్పత్తి కాలక్రమం యొక్క డిజిటల్ మ్యాపింగ్ను కలిగి ఉన్నారు కాబట్టి వారికి వాహన ఇంజనీరింగ్ పరిష్కారాలుఉత్పత్తి శ్రేణి అమలు పరిష్కారాలు ఉన్నాయి మరియు తెలివైన ఉత్పత్తి వ్యవస్థలు వారిచే అభివృద్ధి చేయబడ్డాయి ఇవి ఖచ్చితత్వం స్కేలబిలిటీ విశ్వసనీయతను సాధించడంలో సహాయపడతాయి మరియు డైనమిక్ అవసరాల పరంగా మార్చగలవు మార్పు డైనమిక్ అవసరాలు మరియు వారు ఫ్యాక్టరీ యొక్క పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్నారు వారికి మానవులు యంత్రాలు మరియు వనరుల నెట్వర్క్ ఉంది వారికి డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రత్యామ్నాయ శక్తి నిల్వ వ్యవస్థ తేలికపాటి డిజైన్ మరియు జాయినింగ్ సిస్టమ్ వంటి పరిష్కారాలు ఉన్నాయి గెహ్రింగ్ కనెక్ట్ చేయబడిన తయారీ స్థలంలో ఉంది ఇక్కడ వారు భిన్నంగా ఉన్నారు ఉత్పాదక వ్యవస్థలు ఇంటర్నెట్ అమర్చబడి వారు కలిగి ఉన్నారు ఇది ప్రాథమికంగా వినియోగదారులకు నిజ సమయంలో తెలుసుకోవటానికి సహాయపడుతుంది ఈ విభిన్న వ్యవస్థలతో ఏమి జరుగుతుందో కాబట్టి ఇది ప్రాథమికంగా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది వేర్వేరు భాగాల యంత్ర భాగాలను వేర్వేరు ఇతర వస్తువులను ట్రాక్ చేయడం మరియు గుర్తించడం కోసం బాష్ చాలా తెలివైన పరిష్కారాన్ని కలిగి ఉంది కాబట్టి వారు కలిగి ఉన్న ఈ ప్రాథమిక పరిష్కారం కూడా సెన్సార్ అమర్చబడి ఇది ఉత్పాదకత యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భద్రతను పెంచడంలో మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది కుకా అనేది ఒక సంస్థ ఇది కనెక్ట్ చేయబడిన రోబోటిక్స్ డొమైన్లో ఉంది కాబట్టి వాటికి వ్యవస్థలు ఉన్నాయి ఇవి ఉత్పాదక ప్రక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడే రోబోలను అనుసంధానించాయి కాబట్టి తయారీకి తీసుకునే సమయాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి వాటికి సూపర్ ఫాస్ట్ తయారీ ప్రక్రియలు ఉన్నాయి కనెక్ట్ చేయబడిన రోబోటిక్స్ వాడకం మరియు ఇది కుకా ఆర్కిటెక్చర్ వారు ఈ విభిన్న సెన్సార్లన్నింటినీ చాలా దిగువన కలిగి ఉన్నారు అప్పుడు మిడిల్వేర్ మరియు పొగమంచు నోడ్ పరిష్కారాల కలయిక ఉన్నాయి దీనితో మనము ఈ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము కాబట్టి ఇవి ఉపయోగించిన కొన్ని సూచనలు కాబట్టి మనము ఏమి చేసాము పరిశ్రమలలో ఉన్న విభిన్న విభిన్న పరిష్కారాల కలగలుపు ద్వారా మనము వెళ్ళాము మీకు ఆసక్తి ఉంటే వివిధ పరిశ్రమలలో ఉన్న ఈ విభిన్న పరిష్కారాల యొక్క ఒక సంగ్రహావలోకనం ఇది మరియు వీటిలో చాలా పనిలో ఉన్నాయి పరిశ్రమలు రెండు పరిశ్రమలను 4 0 క్రమంగా మారుస్తున్నాయి మరియు ఇవి పనిలో ఉన్నాయి కాబట్టి మీకు ఆసక్తి ఉంటే దయచేసి ఈ కంపెనీ వెబ్సైట్లను సందర్శించడానికి సంకోచించకండి వారి వ్యవస్థలు వాటి తెలివిగల వ్యవస్థలు మరియు మరెన్నో గురించి తెలుసుకోండి కాబట్టి వీటితో విభిన్న సూచనలు ఉన్నాయి మరియు దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు